మన గత రెండు ఉపన్యాసాలలో మనము కార్పొరేట్ గవర్నెన్స్ యొక్క ముఖ్య లక్షణాలను కూడా చర్చించాము ఈ రోజు మనము చాలా ఆసక్తికరమైనటువంటి ఎన్రాన్ కేసు యంత్రాంగంలో పెద్ద మార్పులు చేయబడ్డాయి కాబట్టి ఎన్రాన్ కేసు యొక్క దివాలా యొక్క కథ ఏమిటి మరియు ఆ నేపథ్యం ఏమిటి అని మనం చూద్దాము ఎన్రాన్ లో విద్యుత్ సరఫరా సంస్థగా ప్రారంభించబడితరువాత అది తయారీ రంగంలో అడుగు పెట్టి ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్లను కూడా ప్రారంభించింది కానీ ఆ సంస్థ కూలిపోయినప్పుడు ఆ సంస్థ యొక్క చాలా కర్మాగారాలు మంచి పురోగతిలో ఉన్నాయి ఇది వృత్తిపరంగా చాలా పద్ధతిగా నిర్వహించబడేటువంటి సంస్థ కావున ఏ వాటాదారుడికి 20 లేదా 21 శాతం కంటే ఎక్కువ వాటాలేదు మరియు సాధారణంగా వృత్తిపరంగా నిర్వహించబడే సంస్థలు సమూహంగా నిర్వహించబడే సంస్థల కంటే మెరుగ్గా ఉంటాయనే వాదన ఉంది కాబట్టి ఇందులో ప్రధాన వాటాదారులు వివిధ సంస్థలు కార్పొరేషన్లు బ్యాంకులు స్వచ్ఛంద సంస్థలు చిన్న పెట్టుబడిదారులు మరియు మొదలైనవి ఇది ఒక అమెరికన్ సంస్థ మరియు ఒక మంచి నిర్వహణ బృందం ఈ సంస్థ యొక్క కార్యాచరణ బాధ్యతలు చూసుకునేది ఇది హ్యూస్టన్ 90 డాలర్ల స్థాయికి చేరుకుంది కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలో ఎన్రాన్ లో పెద్ద మరియు అత్యంత విజయవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరుగాంచింది ఎన్రాన్ ఇవ్వాలని ప్రణాళిక కూడా చేశారు దీనివలన అది వారి సంస్థ ఉద్యోగ కాలంలో మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా వారు సంస్థ యొక్క స్టాక్స్ నుండి చాలా ధనం సంపాదించగలిగే అవకాశం ఉండేది ఈ అవకాశం లిఖితపూర్వకంగా చాలా బలంగా ఉండేది కానీ అక్కడ వాస్తవానికి చాలా కార్యకలాపాలు మరియు పద్ధతులు తప్పుగా జరుగుతూ ఉండేవి సంస్థ యొక్క CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆ సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతించారు కాబట్టి వారు ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నారు అందులో వారు మాత్రమే యజమానులు 2000 సంవత్సరంలో కంపెనీ ఛైర్మన్గా ఉన్న కెన్నెత్ లే కు చాలా అనుకూలంగా తయారుచేయబడింది ఎన్రాన్ ప్రభుత్వ విధానాలను కూడా సడలించగలిగిన సామర్థ్యం గలవారు ఆగస్టు 14 2001 న కేవలం 1 సంవత్సరంలోనే జెఫ్ స్కిల్లింగ్ ధరలు తగ్గడం ప్రారంభించాయి వెంటనే ఈ సమాచారం మొత్తం వ్యాపించడం ప్రారంభించింది మరియు స్టాక్ విలువ పతనం కారణంగా మరింత నష్టాలకు దారి తీసింది ఇవన్నీ కలిసి చాలా తక్కువ వ్యవధిలో సంస్థ దివాళా తీయడానికి దారితీశాయి మీరు డిసెంబర్ 2001 లో దివాళా తీసినట్లు చూడవచ్చు ఇక స్టాక్ ధర యొక్క వైఫల్యం కారణంగా చాలా పెద్ద సంస్థ అనతికాలంలో పూర్తిగా కూలిపోవచ్చు ఎందుకంటే అవినీతిపరులైన వ్యక్తులు సంస్థను మోసం చేస్తున్నారు వారు ఒకరినొకరు మోసం చేసుకున్నారు కాని చివరికి అది సంస్థ యొక్క పతనానికి దారి తీసింది ఇది వారి దివాళా సమయంలో జరిగిన విషయం ఆ సంస్థ జూలై వరకు వారు తెలిపిన నివేదికల ప్రకారం చాలా సంపన్నమైన వ్యాపారం గా పరిగణించబడింది మునుపటి త్రైమాసికం వరకు సంస్థ లాభదాయకంగా ఉంది కానీ జూలై త్రైమాసికంలో వారు మొదటిసారి భారీ నష్టాన్ని నివేదించారు మూడవ త్రైమాసికం అక్టోబర్ చివరిలో చాలా ఆశ్చర్యకరంగా 600 మిలియన్లకు పైగా భారీ నష్టం కలిగింది దీనివలన స్టాక్ విలువ 30 డాలర్ల నుండి 20 డాలర్లకి పడిపోవడం జరిగింది అంతేకాక నవంబరులో చాలా సంవత్సరాలుగా వారు తమ లాభాలను అధికంగా నివేదిస్తున్నారని తెలిసింది ఈ కారణంగా కేవలం ఒక నెలలో అంటే డిసెంబరులో ఎన్రాన్ దివాళా తీసింది ఇప్పుడు వారి గవర్నెన్స్ స్ట్రక్చర్ రెండింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ సరైన మార్గదర్శకత్వం లేదు ఆడిటర్లు ల వంటి ఇతర శాఖలు కూడా సరిగ్గా విధులు నిర్వహించడంలో వైఫల్యం చెందారు అని తేలింది సిపిలు వంటి వారు కూడా ఉన్నారు వీరు కూడా సంస్థ ఏర్పాటు చేసిన నిర్వాహక బృందం వీరందరూ సంస్థ యొక్క ఖర్చుతో లాభాన్ని గడించారు షెర్రాన్ వాట్కిన్స్ సంస్థ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె కనుగొంది ఆమె చైర్మన్ అయిన కెన్నెత్ లే కు మరియు ఆడిటర్ అయినటువంటి ఆర్థర్ అండర్సన్ కు ఇద్దరికీ సంస్థ యొక్క అస్థిరత గురించి వ్రాసింది చాలా తక్కువ వ్యవధిలో మార్కెట్ దీని గురించి తెలుసుకుంది మరియు సంస్థ కుప్ప కూలిపోయింది ఇప్పుడు సంస్థ యొక్క బాధ్యత వహించే వ్యక్తి కెన్నెత్ లే సంస్థలో అతను వివిధ సామర్థ్యాలలో బాధ్యతలు నిర్వర్తించి రాజకీయ పరంగా కూడా పలు సేవలు అందించాడు అతను అమెరికా అధ్యక్షుడు బుష్ కు 2001 లో 1 లక్ష డాలర్లకు పైగా విరాళం ఇచ్చాడు అతన్ని తన నాయకత్వంలోని పరివర్తన బృందానికి సలహాదారుగా ఉండాలని బుష్ కూడా ఆహ్వానించాడు చాలా మంది ప్రజలు భారతదేశంలో చాలా అవినీతి ఉందని భావిస్తారు కానీ అమెరికాలో రాజకీయ అవినీతి చాలా ఎక్కువ అని తెలుసుకోవాలి మరియు ఎన్రాన్ కేసు అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలకూ విరాళాలు ఇచ్చి పరోక్షంగా వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది ఇప్పుడు దీనికి కారణాలు ఏమిటి అకౌంటింగ్ ఫ్రాడ్ అంటే ఏమిటి వాస్తవ లాభం చాలా తక్కువ కానీ లాభం చాలా ఎక్కువగా నివేదించబడింది ఇది కేవలం 2000 సంవత్సరంలో మాత్రమే కాదు నాలుగు సంవత్సరాలు అంటే 1996 నుండి 2000 వరకు నిరంతరంగా అకౌంటింగ్ అవకతవకలు జరిగాయి మరియు తద్వారా లాభాలు అధికంగా నివేదించబడ్డాయి ఇక్కడ మనము కొన్ని అకౌంటింగ్ అవకతవకల ను చూడవచ్చు లాభాన్ని అధికంగా చూపించడం తక్కువ డిప్రిసియేషన్ ని ఇస్తున్నాయి అనీ మరియు అంతర్గత ఆదాయం ఉంది అని చూపించడం జరిగింది ఎన్రాన్ పుస్తకాలలో వారు దానిని లాభంగా నివేదించారు మరియు బుక్స్ ఆఫ్ సబ్సిడరీస్ గా చూపించసాగారు ఎందుకంటే విద్యుత్ శక్తి పరిశ్రమ యొక్క స్వభావం ఏమిటంటే పెట్టుబడి పెట్టిన సమయం నుంచి చాలా కాలం తరువాతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది ఈ సమయంలో అకౌంటింగ్ అవకతవకలు జరిగసాగాయి మీరు గుర్తు చేసుకుంటే ఎన్రాన్ కర్మాగారం భారతదేశంలో రత్నగిరి రెండూ జరిగాయి భారతదేశంలోనే కాక చాలా ప్రపంచ అనుబంధ సంస్థలలో ఇలాంటి మోసాలు జరిగాయి కానీ యుఎస్ లో ఉండే ఎన్రాన్ పుస్తకాలలో మాత్రం ఇది ప్రధానంగా అంతర్గత ఆదాయం నుండి వచ్చే లాభం అని నివేదించబడింది కాబట్టి సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తే దీనిని ఆడిటర్ల యొక్క ప్రయోజన వివాదంగా చెప్పవచ్చు ఆ సమయంలో ఆర్థర్ అండర్సన్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఆడిటర్లలో ఒకరు ఈ రోజు మీరు అతిపెద్ద ఆడిట్ సంస్థ బిగ్ ఫోర్ గురించి వినుంటారు దాని కంటే పెద్ద ఆడిట్ సంస్థలు ఎన్రాన్ కు పని చేశాయి అవి చాలా గౌరవ ప్రదమైన సంస్థలు కానీ అవి వివిధ కార్యకలాపాలలో ఉండేవి అవి ఆడిటర్లు మరియు కన్సల్టెంట్ సంస్థలు అవి మళ్లీ మళ్లీ ఎన్రాన్ తో స్వయంచాలికమైన ఒప్పందాన్ని కుదుర్చుకుని మోసానికి పాల్పడ్డాయి కాబట్టి ఈ సంబంధం ఆడిటర్ యొక్క స్వాతంత్రాన్ని ప్రభావితం చేసింది ఇక్కడ అకౌంటింగ్ అండ్ స్టాఫ్ పాలసీ ఫెయిల్యూర్ కూడా ఉంది స్వతంత్ర డైరెక్టర్లు దుర్వినియోగాలను గుర్తించడంలో విఫలమయ్యారు బోర్డులో సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మరియు స్వతంత్ర డైరెక్టర్లు కూడా ఉన్నారని మనము చర్చించాము ఎన్రాన్ అనేది వృత్తిపరంగా నిర్వహింపబడే సంస్థ కాబట్టి సమూహాన్ని ప్రోత్సహించడం వంటివి జరగవు అకౌంటెంట్లు న్యాయవాదులు మరియు కార్పొరేట్ నిపుణులు వంటి గౌరవప్రదమైన వ్యక్తులు బోర్డులో ఉన్నారు కాని వారు అవకతవకలను గుర్తించడంలో విఫలమయ్యారు సంస్థకు పెద్ద రిటైర్మెంట్ ఫండ్ కి ఘోరమైన నష్టాన్ని కలిగించింది ఎందుకంటే సంస్థ కూలిపోయినప్పుడు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు వారి పదవీ విరమణ ధనం కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది అయితే మాజీ CEO ముందుగానే తెలివిగా తన సొంత స్టాక్ ను నగదుగా మార్చుకున్నాడు అధికారంలో ఉన్నవారు అవకతవకలు చేసి ధనాన్ని సంపాదించుకున్నారు కానీ ఉద్యోగులు మరియు చిన్న వాటాదారులు గణనీయంగా నష్టపోయారు అక్కడ రాజకీయ గందరగోళం కూడా ఉంది ఎన్రాన్ కు రాజకీయ పార్టీలతో చాలా బలమైన సంబంధం ఉంది ఎన్రాన్ విషయంలో యుఎస్ ప్రభుత్వం సరైన పర్యవేక్షణలో విఫలమయ్యింది దీనినే అక్కడ మేనేజియలిజం అని పిలుస్తారు సంస్థ నిర్వాహకులు తమ సొంత సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు వారు సంస్థ నుండి అధికారికంగా వేతనం మాత్రమే కాక మరియు వారి భాగస్వామ్యాల నుండి చాలా లాభాలను కూడా ఆర్జించారు బోర్డులో అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఎన్రాన్ బోర్డు దానిని నియంత్రించడంలో మరియు పర్యవేక్షించడంలో విఫలమైంది బోర్డు లోని సభ్యులు అనేక ఇతర సంబంధాల నుండి కూడా ప్రయోజనం పొందారు బోర్డు సభ్యులు స్వతంత్రంగా ఉండాల్సి ఉంది కాని వారు ఎన్రాన్ నుండి కన్సల్టెన్సీ మరియు ఇతర వేతనాల రూపంలో ధనం తీసుకుంటున్నారు కావున బోర్డు స్వతంత్రంగా పని చేయలేదు ఎన్రాన్ సంస్థ లో స్టాక్ ఆప్షన్స్ చాలా ధనం సంపాదిస్తున్నందున వారు చాలా సంతోషంగా ఉన్నారు కానీ అది పుస్తకాలలో మాత్రమే ఉండేది ఇది మంచి ప్రోత్సాహకం కావున వారు సంస్థ లాభం కోసం మంచి పనితీరు కనబరిచారు కాని ఇది లాభాలను తప్పుగా చూపడానికి దుర్వినియోగం చేయబడింది అధిక పుస్తక లాభాలను చూపించడం ద్వారా స్వల్ప కాలానికి సంస్థ యొక్క స్టాక్ ధర పెరిగింది మరియు స్వల్ప కాలానికి వారు చాలా ధనం సంపాదించేవారు నియంత్రణ మరియు నిర్వహణ అతిక్రమణ జరిగింది కార్పొరేట్ భాగస్వామ్యాలు ఉన్నాయని మనము ఇప్పటికే చూశాము అక్కడ స్వాతంత్ర్యం లేదు ప్రైవేట్ సంస్థల లో ఎన్రాన్ పెట్టుబడి పెట్టి భాగస్వామి అయింది ఎన్రాన్ ఆ సంస్థలలో పెట్టుబడులు పెట్టారు మరియు ఆ సంస్థల వారు రెండు మార్గాల నుండి లాభాలను ఆర్జిస్తున్నారు మనము ఇప్పటికే ఈ విషయం గురించి చర్చించాము ఇక్కడ ఆర్థిక నిర్వహణలో కూడా వైఫల్యం ఉంది CFO చాలా పేలవమైన పని చేశారు ఆర్థిక నివేదికలు వాటి బ్యాలెన్స్ షీట్ మరియు P L అకౌంట్ చాలా క్లిష్టంగా నివేదించబడ్డాయి కావున ఆర్థిక నిపుణులు కూడా అక్కడ వ్రాసిన వాటిని అర్థం చేసుకోలేకపోయారు సరైన నోట్స్ లేవు సరైన వివరాలు లేవు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఖాతాలను గందరగోళంగా తయారుచేశారు నివేదికలను సమీక్షించే ప్రత్యేక బృందం కూడా తమ పనిని సక్రమంగా చేయడంలో విఫలమైంది వారి పదవీ విరమణ ధనంలో 50 శాతానికి పైగా తమ సొంత స్టాక్ ను పెంచడమే లక్ష్యంగా జరిగింది దీని తరువాత చాలా సంస్కరణలు సూచించబడ్డాయి వాటిలో ఒకటి ఆడిటర్లు ఇతర సేవలను నిర్వహించడానికి అనుమతించకూడదు ఎందుకంటే ఇది వారు రాజీ పడేలా చేస్తుంది మరియు వారి స్వాతంత్రాన్ని హరిస్తుంది ఇంకా ప్రభుత్వం మరియు స్టాక్ ఎక్స్ఛేంజీలు ల ఆస్తులు ఎంత శాతం వరకు వారి సొంత స్టాక్ లో పెట్టుబడిగా పెట్టవచ్చో కూడా తనిఖీ చేయాలి మెరుగైన అకౌంటింగ్ నివేదన ఆర్థిక నివేదన పద్ధతులు అవసరం మనము P L అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ యొక్క ఆకృతులను చర్చించామని అనుకుంటున్నాను యుఎస్వంటి నివేదికలు చదవడానికి సులభంగా ఉండాలి ఇవి అకౌంటింగ్ విషయంలో సూచించబడిన సంస్కరణలు ఇప్పుడు ఎన్రాన్ సమస్య కారణంగా చట్టంలో కొన్ని కొత్త మార్పులు తీసుకురాబడ్డాయి మార్చబడిన చట్టాలను మరియు చట్టంలో కొన్ని కొత్త మార్పులను పరిశీలిద్దాము ఎన్రాన్ మాత్రమే కాక అమెరికాలో అనేక ఇతర సంస్థలు SOX లేదా సర్బేన్స్ ఆక్స్లీ యాక్ట్ అని పిలువబడే చట్టాలను ఎదుర్కొంటున్నాయి ఇది చాలా పెద్ద చట్టం ఇది ఒక అమెరికన్ చట్టం కానీ ఇది ఇతర దేశాలలో కూడా నియంత్రణను ప్రభావితం చేసింది మొత్తంగా చెప్పాలంటే ఈ చట్టం యుఎస్ విధానాలనే కాదు ఇతర దేశాలలో విధానాలను కూడా గణనీయంగా ప్రభావితం చేసింది ఇప్పుడు క్లుప్తంగా ఆ చట్టం యొక్క చరిత్రను చూద్దాం కాబట్టి సర్బేన్స్ నేను కేవలం పేర్లను చదివాను ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ చట్టం యొక్క విషయం ఏమిటో అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఎందుకంటే ఎన్రాన్ సమస్య తరువాత పెట్టుబడిదారుల లో విశ్వాసం కొరవడింది ఇంకా నైతిక వ్యాపార పద్ధతులకు భరోసా ఇవ్వడం ఎందుకంటే దురాశ ఎక్కువ కావడం వలన సంస్థలు నీతి నియమాలు మరచిపోయాయి ఈ చట్టంలో పైన చెప్పిన అంశాలు కొంతవరకు నొక్కిచెప్పబడ్డాయి ఎన్రాన్ యొక్క పెద్ద మోసం కూడా మనము చూశాము అదేవిధంగా యుఎస్ లో కూడా మరొక పెద్ద మోసం జరిగింది ఇప్పుడు చట్టంలోని కొన్ని ప్రధాన నిబంధనలు ఇక్కడ చర్చించబడ్డాయి మనము వాటిని కొద్దిగా చూద్దాము పబ్లిక్ కంపెనీ అకౌంటింగ్ ఓవర్ సైట్ బోర్డు అంటే ఇది ప్రధానంగా ఆడిటర్లపై పర్యవేక్షణగా ఉంటుంది ఇప్పుడు ఆడిటర్ల స్వాతంత్రం ఇది ఆడిటర్లను కన్సల్టెన్సీ వంటి ఇతర సేవలను అందించడాన్ని నిషేధిస్తుంది మరియు ఆడిట్ భాగస్వాముల భ్రమణం కూడా అవసరం అని చెబుతుంది ఆసక్తి యొక్క సంఘర్షణను నివారించాలి కాబట్టి CEOగా లేదా CFOగా పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి ఆడిట్ చేసే బాధ్యత అప్పగించకూడదు ఇంకా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఇది ఆడిట్ కమిటీలకు కనీస స్వతంత్ర ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది ఇంకా CEO లు మరియు CFO లు వారి ఆర్థిక నివేదికలు నిజాయితీగా మరియు ఖచ్చితత్వం తో కూడి ఉన్నవని ధృవీకరించాలి మెరుగైన ఆర్థిక బహిర్గతం అంటే బ్యాలెన్స్ షీట్ వెలుపలి లావాదేవీల బహిర్గతం వంటి కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకురాబడ్డాయి మరియు ఎప్పటికప్పుడు నివేదికల బహిర్గతం అవసరం అని కూడా పేర్కొంది ఇప్పుడు విశ్లేషకుల ఆసక్తి సంఘర్షణ విశ్లేషకులు స్టాక్ మార్కెట్లో పనిచేస్తారు వారు సంస్థ పై ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు కాబట్టి పరిశోధన యొక్క నిష్పాక్షికత మెరుగుపరచడం మరియు పెట్టుబడిదారులకు ఉపయోగకరమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని అందించడం లక్ష్యాలలో ఒకటిగా కలిగి ఉండాలి కమిషన్ వనరులు మరియు అధికారం అంటే చట్టం ప్రకారం పనితీరును సరిగ్గా పర్యవేక్షించడానికి SEC ఒక కమిషన్ను రూపొందించింది అధ్యయనాలు మరియు నివేదికలో భాగంగా యుఎస్ యొక్క ప్రజా సంఘమైనటువంటి కంప్ట్రోలర్ జనరల్ వంటి చాలా అకౌంటింగ్ సంస్థలు ఒక రకమైన గుత్తాధిపత్యాన్ని సృష్టించాయి అలాంటి విషయ ప్రభావంపై అధ్యయనాలు జరిగాయి కార్పొరేట్ అండ్ క్రిమినల్ ఫ్రాడ్ అకౌంటబిలిటీ అంటే పెద్ద సంస్థల యొక్క నేరాలు మరియు మోసాలకు జవాబుదారీతనం సాధారణంగా అధికారుల నేరాలు లెక్కించబడవు వారికి ఎక్కువ జరిమానా లభించదు కాని వారికి జరిమానాలు పెంచబడ్డాయి కాబట్టి అధికారుల యొక్క మోసాలకు దండన మరియు అపరాధ మొత్తం పెంచబడ్డాయి CEO ని మరింత జవాబుదారీగా మార్చడానికి కార్పొరేట్ టాక్స్ రిటర్న్ ను CEO దాఖలు చేయాలి కార్పొరేట్ మోసం పై జవాబుదారీతనం కూడా మెరుగుపరచబడింది చిన్న సంస్థల కోసం SOX చట్టం సవరించబడి సరళంగా JOBS యాక్ట్ అని పిలువబడే ఒక సవరణ కూడా ఏర్పరచబడింది ఇది యుఎస్ సంస్థలకే కాక ఈక్విటీ కలిగి ఉన్న అన్ని అంతర్జాతీయ సంస్థలకు కూడా వర్తిస్తుంది అందుకే ఇది ఒక రకమైన ప్రపంచ చట్టంగా మారింది ఇది అన్ని ఆడిట్ సంస్థలకు కూడా వర్తిస్తుంది ఇది చాలా కఠినమైన నియంత్రణను తీసుకువస్తోందని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కానీ మొత్తంగా ఇది చాలామందికి నచ్చింది ఎందుకంటే ఖచ్చితమైన మరియు నమ్మదగిన నివేదికల వలన పెట్టుబడిదారుల విశ్వాసం పెంచుతుంది అని ప్రశంసించబడింది దీని యొక్క మొత్తం ఉద్దేశ్యం నైతిక సంస్కృతిని పెంపొందించడం భారతీయ వ్యవస్థలో మనం నీతి మరియు నైతికతకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో మనం ఇప్పటికే చూశాము ఈ చట్టం వలన యుఎస్ లో కూడా నైతిక సంస్కృతిపై ప్రాధాన్యత ఇవ్వబడింది ఇప్పుడు ఇలాంటి చట్టాలను ప్రపంచంలోని అనేక దేశాలు ప్రవేశపెట్టాయి ఉదాహరణకు C SOX తర్వాత జర్మనీలో జపాన్ దక్షిణాఫ్రికా మరియు అనేక దేశాలలో ఇలాంటి చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి భారతదేశంలో కూడా కొన్ని మార్పులు చేయబడ్డాయి ఇంకా కార్పొరేట్ గవర్నెన్స్ లాస్ మరియు నియమాలు ఇప్పుడు మరింత కఠినతరం చేయబడ్డాయి కాబట్టి దీనితో మనము కార్పొరేట్ గవర్నెన్స్ ను చూశాము మరియు దానికి సంబంధించి సంస్కరణలను ప్రధానంగా SOX మరియు ఇతర చట్టాల పరంగా చూశాము కావున దీనితో మనము ఆగుతాము